ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 35 కు స్వాగతం మనము UML లోని వివిధ రకాల డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము మరియు మనము ప్రత్యేకంగా 2 రకాల స్ట్రక్చరల్ డయాగ్రమ్ లు మరియు బిహేవియరల్ డయాగ్రమ్ లను పరిశీలించాము మరియు స్ట్రక్చరల్ డయాగ్రమ్ లో మనము ప్రాథమికంగా క్లాస్ వైపు చూశాము బిహేవియరల్ లో మనము యూజ్ కేసును మరియు మొత్తం ఇంటరాక్షన్ డయాగ్రమ్ లను చూశాము మరియు చివరిగా మనము గత 3 మాడ్యూళ్ళలో ఆక్టివిటీ డయాగ్రమ్ లను పరిశీలించాము కాబట్టి ఇప్పటివరకు మనం చూసినది ఇదే కాబట్టి ఈ సందర్భంలో మనము ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇది ఒక రకమైన స్వతంత్ర డయాగ్రమ్ కాదు ఇది ఒక రకమైన ఆక్టివిటీ మరియు ఇంటరాక్షన్ డయాగ్రమ్ యొక్క కొంత భాగం కాబట్టి అది ఏమి చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇది మాడ్యూల్ రూపురేఖ ఇది మీ స్క్రీన్ ఎడమ వైపున ప్రదర్శన ద్వారా అందుబాటులో ఉంటుంది మీరు ఇప్పుడు ఈ క్లయింట్ సర్వర్ మోడల్ కు మాస్టర్ అయి ఉండాలి ఇంటరాక్షన్ డయాగ్రమ్ లు ఓవర్ వ్యూ డయాగ్రమ్ లు ఇక్కడ విడిగా జాబితా చేయబడలేదు ఎందుకంటే ఇవి మీ వద్ద ఉన్న వివిధ రకాల ఇంటరాక్షన్ డయాగ్రమ్ లు మీ వద్ద ఉన్న స్ట్రక్చరల్ డయాగ్రమ్ మరియు ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ మొత్తం నియంత్రణ ప్రవాహాన్ని సూచిస్తాయి ఇది మీరు చూస్తున్న వ్యక్తిగత డయాగ్రమ్ ల కంటే సాపేక్షంగా అధిక స్థాయిలో సిస్టమ్ యొక్క వీక్షణను ఇస్తుంది కాబట్టి ప్రారంభ దశల నుండి అంటే అనాలిసిస్ దశ నుండి మొదలుపెట్టి ఆ విధంగా ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఖచ్చితంగా అన్ని ఇతర డయాగ్రమ్ ల మాదిరిగా ఇది డిజైన్ దశలో మెరుగుపరచబడుతుంది ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ ఏమిటి ఈ డయాగ్రమ్ లు నియంత్రణ ప్రవాహం యొక్క ఓవర్ వ్యూ ను అందిస్తాయి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నోడ్ లు పరస్పర చర్యలు లేదా పరస్పర ఉపయోగాలు కాబట్టి అవి కేవలం కార్యకలాపాలు లేదా మన వద్ద ఉన్న ఆబ్జెక్ట్ ల ప్రాథమిక నోడ్ లు మాత్రమే కాదు డయాగ్రమ్ ఎక్కడ ఉంచబడిందో మనం పరిశీలిస్తే డయాగ్రమ్ ల వర్గీకరణకు నేను మిమ్మల్ని సూచించడానికి కారణం ఇదే ఇది ఒక డయాగ్రమ్ ఇది ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క అంశాలను మరియు ఇంటరాక్షన్ డయాగ్రమ్ లను మిళితం చేస్తుంది వాస్తవానికి ఇంటరాక్షన్ డయాగ్రమ్ లలో సీక్వెన్స్ డయాగ్రమ్ నుండి మూలకాలను గణనీయంగా ఉపయోగిస్తుంది అందువల్ల ఈ క్రింద పేర్కొన్న విధంగా ఇంటరాక్షన్ డయాగ్రమ్ యొక్క ప్రధాన భాగాలు ఆక్టివిటీ డయాగ్రమ్ లేదా విభిన్న ఇంటరాక్షన్ డయాగ్రమ్ లేదా సీక్వెన్స్ డయాగ్రమ్ నుండి తీసుకున్నవి అని మీరు కనుగొంటారు కాబట్టి ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ యొక్క అవలోకనాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఈ డయాగ్రమ్ ను పరిశీలిస్తే మరియు మనము ప్రారంభంలోనే ప్రయత్నిస్తే అది వివరించడానికి ప్రయత్నిస్తున్న వ్యవస్థ ఏమిటి మరియు మొదలైన వాటి గురించి మీరు నిజంగా పెద్దగా ఆందోళన చెందకపోవచ్చు కానీ మీరు డయాగ్రమ్ ను చూసి వేర్వేరు చిహ్నాలు మరియు ఆదిమాలను ఉపయోగించటానికి ప్రయత్నిస్తే ఏదో మిమ్మల్ని గుర్తు చేస్తుంది మీకు ఏమి గుర్తు చేస్తుంది ఈ డయాగ్రమ్ లో మనము బహుళ వేర్వేరు డయాగ్రమ్ ల చిహ్నాల నోడ్లను ఉపయోగిస్తున్నాము ఉదాహరణకు మీరు ఈ భాగాన్ని పరిశీలిస్తే ఇవి ఏమిటి ఇవి ప్రాథమికంగా లైఫ్లైన్లు లైఫ్లైన్ల తల లు ఇవి లైఫ్లైన్ల తోకలు మరియు మొదలైనవి ఇవి ఎగ్జిక్యూషన్ లు ఇవి వేరే ఎగ్జిక్యూషన్ లు ఇవి సందేశాలు ఇవి వేర్వేరు సందేశాలు మరియు మొదలైనవి కాబట్టి స్పష్టంగా మీకు సీక్వెన్స్ డయాగ్రమ్ ఉంది మీరు వీటిని పరిశీలిస్తే ఇవి వివిధ రకాల కంట్రోల్ నోడ్లు మనము ఖచ్చితంగా ఆక్టివిటీ డయాగ్రమ్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇది ఒక డయాగ్రమ్ ఇక్కడ మనము ఈ రెండు డయాగ్రమ్ లను తగిన పద్ధతిలో ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నాము తద్వారా ఇది వ్యవస్థ యొక్క మొత్తం వీక్షణను వేరే స్థాయిలో కలిగి ఉంటుంది దీని కంటే కొంచెం లోతుగా చూద్దాం కాబట్టి ఇది ఇక్కడ ఆకుపచ్చ పసుపు లో మొదలవుతుంది మీరు చెప్పే మొదటిది పరస్పర చర్య ను ధృవీకరించడం మరియు వ్యాఖ్యను ఆమోదించడం కాబట్టి పరిస్థితి ఇలాంటిదేనని అనుకుందాం దీనిపై వినియోగదారులు వ్యాఖ్యానించడానికి అనుమతించబడిన కొన్ని వెబ్పేజీ ఉంది మరియు వినియోగదారు వ్యాఖ్యానించిన తర్వాత మీరు వ్యాఖ్య చెల్లుబాటు అయ్యేదేనా అని తనిఖీ చేయాలనుకుంటున్నారు మరియు మీరు దానిని ఈ నమూనా ద్వారా ఆమోదించండి కనుక ఇది ప్రాథమిక కార్యాచరణ కాబట్టి మీరు చేయాలనుకుంటున్నది ఇదే కాబట్టి ఇది ఒక పరస్పర చర్య అని చూపించే సూచన ఇది మరెక్కడైనా వివరించబడింది మీరు ఈ డయాగ్రమ్ ను ఉపయోగిస్తే UML డయాగ్రమ్ లు చిత్రాలు కాదని మళ్ళీ మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఇవి వాస్తవానికి క్రియాశీల వస్తువులు కాబట్టి మీరు రేషనల్ రోజ్ లేదా విసువల్ పారాడిం వంటి సరైన UML సాధనాన్ని ఉపయోగించినప్పుడు వీటిలో దేనినైనా అప్పుడు ఈ డయాగ్రమ్ లు ప్రాథమికంగా చురుకుగా ఉంటాయి ఈ ref పై మీరు డబుల్ క్లిక్ చేస్తే వ్యాఖ్య ప్రక్రియను ధృవీకరించడానికి మరియు ఆమోదించడానికి మీరు కొన్ని UML డయాగ్రమ్ లను సూచిస్తున్నారని చెప్పగలుగుతారు కాబట్టి ఇది మీరు ఇక్కడ చేసే మొదటి కార్యాచరణ ఇది ఇంటరాక్షన్ యూజ్ అంటారు ఆపై మీరు ఈ ప్రత్యేక సందర్భంలో నిజంగా లేరు మీరు దీన్ని ఎలా ధృవీకరిస్తారు మరియు ఆమోదించాలి అనే వివరాల గురించి మీరు నిజంగా బాధపడటం లేదు మీరు క్లిక్ చేస్తే మీరు అక్కడకు వెళ్లి అక్కడ వివరాలు లేదా పరస్పర చర్య ఏమిటో చూడవచ్చు కానీ మీరు ఆ పరస్పర చర్యను మరియు సక్రియం చేయబడిన నిర్ణయ మోడ్లోకి వెళ్ళే పరస్పర చర్య యొక్క ఫలితాన్ని ఉపయోగించాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇది మనము చెప్పినట్లుగా సక్రియం చేయబడిన నిర్ణయ మోడ్ మరియు 2 నిర్ణయ ఫలితాలను కలిగి ఉంది ధ్రువీకరణ సరైనది లోపాలు లేవు లేదా ధ్రువీకరణలో లోపాలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఫలితం అయితే మొదట మనం లోపం కేసు తీసుకుంటాం ధ్రువీకరణ తప్పుగా ఉంటే మీరు ఇక్కడకు వస్తారు ఇది మెర్జ్ నోడ్ ధ్రువీకరణ సరిగ్గా లేనట్లయితే మీరు ఇక్కడకు వెళ్లండి ఖచ్చితంగా నియంత్రణ దీని ద్వారా ప్రవహిస్తుంది మరియు మీరు అన్ని వ్యాఖ్యల కోసం అభ్యర్థనను సూచిస్తారు మరియు మీరు ఒక సమయ విండో ను ఉంచండి సమయ విండో అంటే ఏమిటో మీరు ఇంకా పరిచయం చేయలేకపోయారు ఇది వ్యవధి ని స్థిరంగా ఉంచుతుంది కాబట్టి దీనిలో మీరు వ్యాఖ్యలను ఉంచండి మరియు మీరు ఈ కార్యాచరణను మూసివేస్తారు కాబట్టి ఇది మీరు చూడగలిగే ఒక ప్రవాహం అని మీరు చెప్పగలిగినది మరియు ఈ ప్రవాహంలో మీరు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాటి ప్రయోజనం దీనిని ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ అని పిలుస్తారు మీరు నిజంగా దీని వివరాల్లోకి ప్రవేశించక్కరలేదు కాబట్టి మీరు ఈ వైఫల్యానికి వస్తే ఇది ఇక్కడ ఒక సూచన ఇక్కడ మరొక సూచన 2 డెసిషన్ నోడ్ లు మరియు మీరు త్వరగా పూర్తి చేసే కార్యాచరణలో ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా మీరు ధ్రువీకరణ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే అన్ని వ్యాఖ్యల కోసం ఏమి అభ్యర్థిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే మీరు క్లిక్ చేసి ఆ వివరాలకు వెళ్ళవచ్చు మరోవైపు మీరు ధ్రువీకరణ నుండి ఈ ఫలితాన్ని కలిగి ఉంటే మీరు విజయవంతమైతే మీ నియంత్రణ ప్రవహిస్తుంది ఆక్టివిటీ డయాగ్రమ్ ప్రకారం ఇది ఆక్టివిటీ మోడ్ ద్వారా వెళ్లి ఉండాలి కానీ ఇక్కడ మనం మొత్తాన్ని ఉపయోగిస్తాము SD పోస్ట్ వ్యాఖ్య అన్నది ప్రాథమికంగా మనం చూపిస్తున్న సీక్వెన్స్ డయాగ్రమ్ యొక్క పరస్పర చర్య ఇది సీక్వెన్స్ డయాగ్రమ్ పరస్పర చర్యలోకి ప్రవహిస్తుంది మరియు ఈ మొత్తం విషయం ఒక విధంగా ఉంటుంది కాబట్టి ఈ మొత్తం విషయం ఒక నియంత్రణ ప్రవహించే విధంగా మరియు నియంత్రణ ఇక్కడ నుండి బయటకు వచ్చే చర్య కానీ మీరు దీన్ని కార్యాచరణ గుండ్రని పెట్టె లాగా చూపించరు బదులుగా మీరు లోపలి సన్నివేశాల ను వివరాలతో చూపిస్తారు అంటే ఒకసారి మీరు చేయకపోతే మీకు ధ్రువీకరణ లోపం లేదు ఇక్కడ మీరు దౌర్భాగ్యంగా ఉన్నారు మరియు ఇవి వేర్వేరు లైఫ్లైన్లు ఇవి JAVA ఆబ్జెక్ట్ యొక్క ఇతర వివరాల వద్ద ఉన్నాయి కాబట్టి నేను వాటిలోకి ప్రవేశించడం లేదు వారు ఎలా ఇంటరాక్ట్ అవుతారు మరియు సందేశాలను ఎలా మార్పిడి చేస్తారు మరియు వాస్తవానికి అన్నీ ఎలా చేస్తారు మరియు చివరికి ధ్రువీకరణ తర్వాత వ్యాఖ్యను పోస్ట్ చేయవచ్చో లేదో మీకు చెప్తారు క్రమం పరంగా మీరు చాలా ఎక్కువ వివరాలతో చూపిస్తున్న వ్యాఖ్య కోసం చేస్తున్న మొత్తం పోస్టింగ్ ప్రక్రియ ఇది అలా అయితే మీరు నిజంగా సీక్వెన్స్ డయాగ్రమ్ వివరాలను చూపిస్తున్నప్పుడు ఇది ఎప్పుడు పూర్తవుతుంది మరియు నియంత్రణ ఎప్పుడు బయటకు వస్తుంది మీకు లోపం లేదా విజయవంతమయ్యే రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఆక్టివిటీ డయాగ్రమ్ లో ఒక డెసిషన్ నోడ్ను ఉంచారు మరియు లోపాలు లేకపోతే లోపం ప్రవాహంతో విలీనం కావడానికి మీరు మెర్జ్ నోడ్ను ఉంచుతారు మరియు ఇక్కడకు తిరిగి వచ్చి దీన్ని పూర్తి చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ నుండి చూడగలిగే మరో ప్రధాన ప్రవాహం ఇక్కడ నుండి ప్రారంభించి ధ్రువీకరణ సరైనది మీరు పోస్టింగ్ ద్వారా వెళ్ళారు పోస్టింగ్ సరైనది మీరు దీని ద్వారా వచ్చారు కాబట్టి మీరు చూడగలిగే రెండవ ప్రధాన కార్యాచరణ ప్రవాహం మీకు ఈ ప్రత్యేకమైన కార్యాచరణ చాలా విస్తరించి ఉంది మరియు వ్యాఖ్యలను పోస్ట్ చేసిన తర్వాత ఏమి జరగవచ్చు అనేదానిలో ఉన్న తేడా ఏమిటంటే మీకు కొన్ని లోపాలు ఉండవచ్చు తద్వారా వ్యాఖ్యలను పోస్ట్ చేయలేరు కాబట్టి మీరు ఆ పరిస్థితిలో లోపాలను కలిగి ఉండవచ్చు మీరు సూచించే లోపాలను మళ్ళీ మీరు నిర్వహించాలనుకుంటున్నారు మీరు నిర్వహణ లోపాన్ని సూచిస్తారు ఇది మళ్ళీ చాలా వివరణాత్మక కార్యాచరణ కావచ్చు కాబట్టి మీరు ఆ పరస్పర చర్యను చూడరు ఆ పరస్పర చర్యను ఇక్కడ చూపించండి మీరు దీనిని పరస్పర చర్య యొక్క ఉపయోగం అని సూచిస్తారు కాబట్టి మీరు దీని ద్వారా రావచ్చు కాబట్టి ఈ ప్రవాహం మీకు మూడవ ప్రధాన మార్గాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ప్రాథమికంగా చూస్తే మీరు మొత్తం పరిస్థితులలో చూస్తే మీరు వ్యాఖ్యలు అందుకున్నారని మీరు కనుగొంటారు కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యిందా మరియు ఆమోదించబడిందా అనే దాని ఆధారంగా మనకు ఒక ప్రవాహం ఉంటుంది అది చెల్లుబాటులో ఉంటే దాన్ని పోస్ట్ చేయవచ్చా లేదా పోస్ట్ చేయలేమా మనకు మరో 2 ప్రవాహాలు ఉన్నాయి మీరు ఇక్కడ మొత్తం 3 ప్రవాహాల చూపిస్తున్నారు మీరు ఈ భాగాన్ని పక్కన పెడితే వాస్తవానికి మిగిలినది ఆక్టివిటీ డయాగ్రమ్ కాబట్టి మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఇక్కడ ఉంది ఈ ప్రత్యేకమైన ఇంటరాక్షన్ హెడ్లైన్ ఇంటరాక్షన్ కామెంట్స్ లైఫ్లైన్ను సమర్పిస్తుంది అప్పుడు మీకు ఈ విభిన్న లైఫ్లైన్ ఆబ్జెక్ట్ లు ఉంటాయి కాబట్టి ఈ పరస్పర చర్య ఈ ప్రత్యేక ఓవర్ వ్యూ డయాగ్రమ్ వ్యాఖ్యను సమర్పిస్తుంది ఈ ఓవర్ వ్యూ డయాగ్రమ్ లో మీరు ఒక వ్యాఖ్యను సమర్పించినప్పుడు ఏమి జరుగుతుందో దాని యొక్క ఓవర్ వ్యూ ని పొందాలనుకుంటున్నారు అయితే వాస్తవ పోస్టింగ్ ఆపరేషన్ యొక్క క్రమం వివరాలు పరస్పర వివరాలపై మీకు ప్రత్యేక ఆసక్తి ఉంది మిగిలిన కార్యకలాపాలలో ఇవి రెండు విధాలుగా జరిగే ముందస్తు మరియు తదుపరి షరతులు కాబట్టి ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ ఇతర భాగాలలో ఏ భాగాన్ని ఉదాహరణగా ఎంచుకోవాలో మీరు దీన్ని ఒక సూచనగా కూడా తీసుకోవచ్చు మీరు దీన్ని పాత సూచనగా కాకుండా రిఫరెన్స్ల పోస్ట్ వ్యాఖ్యగా తెలుసుకోవచ్చు మీరు అక్కడకు వెళ్లి పోస్ట్ వ్యాఖ్యలో ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు కానీ మీరు అలా చేయకూడదనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడే ఒక ప్రధాన వ్యవస్థ మిశ్రమం కంటే ప్రధాన కార్యాచరణ ప్రవాహం ఉనికిలో ఉందని మీరు చూపించాలనుకుంటున్నారు మరియు వాస్తవ పరస్పర చర్యల పరంగా మీరు దానిపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు అయితే మిగిలిన పరస్పర చర్యల ను మీరు సంగ్రహించాలనుకుంటున్నారు మరియు మీరు వాటిని సూచించే 3 ప్రదేశాలు ఉన్నాయో లేదో మీరు చూడవచ్చు కాని మీరు నిజంగా వాటిలో కి ప్రవేశించాలని అనుకోవట్లేదు కాబట్టి ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ యొక్క ప్రాథమిక లక్ష్యం బ్యాలెన్సింగ్ అందువల్ల ఈ ఇంటరాక్షన్ డయాగ్రమ్ లలో కొత్తగా తెలిసిన ఏవైనా భావనలు లేదా నోడ్లు లేవు సహజంగా మునుపటి ఫ్రేమ్లను కలిగి ఉంటాయి ఇంటరాక్షన్ ఫ్రేమ్లు కాబట్టి అవి సాధారణంగా ఇంటరాక్షన్ పదంతో ఉంటాయి మరియు మీరు ఒక పేరు పెట్టొచ్చు మరియు నేను ఇప్పటికే చెప్పినట్లుగా ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతర ఫ్రేమ్లను సూచిస్తుంది కాబట్టి మీరు ఈ ఆన్లైన్ షాపింగ్ పై క్లిక్ చేస్తే ఆన్లైన్ షాపింగ్ అనేది ఒక ఓవర్ వ్యూ ప్రకారం మీరు వస్తువులు శోధించడానికి మరియు చెక్అవుట్ వంటి ఉన్నత స్థాయిలో ఉంటుంది మీరు అంశాలను శోధన చేస్తే అది మరొక ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ లు లేదా కనెక్టివిటీ డయాగ్రమ్ కి విస్తరిస్తుంది ఇది అంశాలను ఎలా శోధించాలో మీకు చూపుతుంది కాబట్టి ఇది బహుళ స్థాయిలలో వియుక్తంగా మరియు ఓవర్ వ్యూ ని అందించగలగడం ఈ డయాగ్రమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు ఇది ఈ విధంగా రూపొందించబడింది మీరు తీసుకునే ఈ పరస్పర చర్యకు ప్రాతినిధ్యం వహించడం కోసం మనము ఆక్టివిటీ డయాగ్రమ్ నుండి అరువు తీసుకుంటాము మనము వేర్వేరు అంశాలను తీసుకుంటాము మరియు ఇవి మీరు అరువు తీసుకునే విలక్షణమైన అంశాలు కాబట్టి మీరు మొత్తం కంట్రోల్ నోడ్లను చూడవచ్చు ఇనీషియల్ ఫ్లో ఫైనల్ ఆక్టివిటీ ఫైనల్ డెసిషన్ నోడ్ మెర్జ్ నోడ్ ఫోర్క్ నోడ్ మరియు జాయిన్ నోడ్ ఇవి ఆక్టివిటీ డయాగ్రమ్ నుండి తీసుకోబడ్డాయి మరియు మీరు వాటిని ఉపయోగించవచ్చు మరియు చివరి ఉదాహరణలో మనము ఇప్పటికే చూశాము మా డెసిషన్ నోడ్ యొక్క ఉపయోగాన్ని మనము చూశాము మెర్జ్ ఇనీషియల్ ఫ్లో ఫైనల్ ఈ రకమైన వాటిని చూసాము ఇప్పుడు మనం ఫ్లో ఫైనల్ చూడము ఇవి ఫైనల్ యాక్టివేట్ అయ్యాయి ఈ రకమైన నోడ్ లను మనం ఇప్పటికే చూశాము ఇవి అరువు తెచ్చుకున్నాయి మరియు అదే సెమాంటిక్స్లో ఉపయోగించబడుతున్నాయి ఉదాహరణకు నేను ఒక సెమినార్ కోసం నమోదు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక సెమినార్ కోసం నమోదు చేయడానికి ఇవి ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ సెమినార్ను ఎంచుకోవడం అర్హతను నిర్ణయించడం సీట్ల అర్హతను నిర్ణయించడం సెమినార్లోకి నమోదు చేయడం వెయిటింగ్ జాబితాకు జోడించడం వంటివి కాబట్టి ఇవి చేయవలసిన విభిన్న పరస్పర చర్యలు మరియు ఆ పరస్పర చర్యలతో మనం ఇక్కడ ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ గా చూపించేది ఈ పరస్పర చర్యల యొక్క వివరణాత్మక సారాంశం అది కూడా కార్యకలాపాల మొత్తం ప్రవాహం ఇచ్చినట్లైతే నేను సెమినార్ను ఎంచుకుంటే మీరు సెమినార్కు ఎలా నమోదు చేస్తారు తర్వాత మీరు ఏమి చేస్తారు అనేది ఖచ్చితంగా మీరు హాజరు కావడానికి అర్హత ఉందా లేదా అని నిర్ణయిస్తారు మీకు అర్హత లేకపోతే ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క డెసిషన్ నోడ్ మీకు అర్హత లేదు కాబట్టి మీరు కార్యాచరణ యొక్క తుది నోడ్కు చేరుకుంటారు కానీ ఒకవేళ మీకు అర్హత ఉంటే మీరు చేరడానికి సీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో మీరు చూస్తారు కాబట్టి సీట్ల లభ్యతను నిర్ణయించండి సీట్లు అందుబాటులో లేకపోతే అవి మిమ్మల్ని వెయిట్లిస్ట్కు అనుమతిస్తాయా అని తనిఖీ చేయండి సీటు అందుబాటులో ఉన్నప్పుడు అది మీకు తెలియజేయబడుతుంది కనుక ఇది మరొక కార్యాచరణ మరియు చివరకు మిమ్మల్ని కార్యాచరణ తుది నోడ్కు తీసుకెళుతుంది లేకపోతే సీట్లు అందుబాటులో ఉంటే ప్రింట్ ధర మరియు మొదలైనవి అవసరమయ్యే ఏమైనా మీరు నమోదు చేయాలి ఇది ఇప్పుడు సహజంగానే ప్రతి ఒక్కటి ఎంచుకున్న సెమినార్లో వివరణాత్మక ఆక్టివిటీ డయాగ్రమ్ మరియు ఇంటరాక్షన్ కాబట్టి ఇది మీరు ఎలా ఎంచుకోవాలి మీరు శోధించినా బ్రౌజ్ చేసినా మీరు ఏ షరతులను వర్తింపజేస్తారో అనేదాన్ని బట్టి కార్యకలాపాల క్రమాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సెమినార్ను ఎన్నుకోవడం అర్హతను నిర్ణయించడం మొదలైన అన్ని వివరాలతో ఈ ఉన్నత స్థాయి వీక్షణ చిందరవందరగా ఉండాలని మీరు కోరుకోరు అదే సమయంలో మీరు ఆ డయాగ్రమ్ లన్నింటినీ కలిపి ఉంచినట్లయితే మొత్తం ప్రవాహం ఏమిటనే దాని గురించి మాట్లాడటం మనకు చాలా కష్టం కాబట్టి ఈ ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ ప్రాథమికంగా మీకు ఇంటరాక్షన్ డయాగ్రమ్ లను మరియు ఆక్టివిటీ డయాగ్రమ్ లను బహుళస్థాయి సోపానక్రమ పద్ధతిలో మిళితం చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది తద్వారా మీరు ఈ ఉన్నత స్థాయి డయాగ్రమ్ లో ఇవన్నీ కలిగి ఉంటారు అంతేకాకుండా ఆక్టివిటీ డయాగ్రమ్ అంశాలు ఇది ఇతర ఇంటరాక్షన్ డయాగ్రమ్ ల నుండి మూలకాలను కూడా తీసుకుంటుంది ప్రధానంగా సీక్వెన్స్ డయాగ్రమ్ కాబట్టి మీరు ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ ఉపయోగం మరియు మొదలైనవి చూశారు కాబట్టి ఆ మూలకాలన్నీ మళ్లీ అదే సందర్భంలో ఉపయోగించబడతాయి కాబట్టి ఇంటరాక్షన్ లు ఈ పద్ధతిలో చూపించబడతాయి SD మరియు మీరు దాని పేరును ఉంచి మనము ఉదాహరణలో చూపిన విధంగా ఆ పరస్పర చర్యను స్పష్టంగా చూపించండి లేదా మీకు పరస్పర ఉపయోగం యొక్క సందర్భాలు ఉండవచ్చు మునుపటి ఉదాహరణలో వాస్తవానికి వ్యాఖ్యను పోస్ట్ చేసినందుకు మనము అన్ని వివరాలతో మొత్తం ఫ్లయింగ్ సీక్వెన్స్ వివరాలతో ఇంటరాక్షన్ ను చూపించామని మరియు ధృవీకరించడానికి మరియు ఆమోదించడానికి ఇతరులకు చూపించామని మీరు గుర్తుచేసుకోండి కాబట్టి మీరు ఇక్కడ రిఫరెన్స్ చెప్పినప్పుడు మీరు ప్రాథమికంగా ఇంటరాక్షన్ ఉపయోగిస్తున్నారని కాబట్టి ఈ ఇంటరాక్షన్ మరెక్కడైన అందుబాటులో ఉంది మరియు అప్లికేషన్లో తెరవబడుతుంది అని అర్థం అలా కాకుండా ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ లో మీరు పరిమితులను అందించవచ్చు ముఖ్యంగా వ్యవధి పరిమితులు కాబట్టి ఇది మీరు చూపించే సంజ్ఞామానం ఇవి మళ్ళీ టైమింగ్ డయాగ్రమ్ నుండి తీసుకోబడ్డాయి మనము ఇంకా టైమింగ్ డయాగ్రమ్ చేయలేదు కాబట్టి మనము దీనిని చూడలేదు కాని ఇవి ప్రాథమికంగా టైమింగ్ డయాగ్రమ్ నుండి వచ్చాయి కాబట్టి ఇది 3 స్థితి లు నీరు H2O కాకుండా మంచు ద్రవీభవనమని చూపించే డయాగ్రమ్ అని మరియు ఇది అన్ని స్థితిల మార్పు అని మరియు ఈ సమయానికి ఇది ఈ స్థితిలోనే ఉందని పేర్కొనబడింది కాబట్టి మీరు వ్యవధిని చూపించవలసి వచ్చినప్పుడల్లా మీరు ఈ రకమైనదాన్ని చూపిస్తారు మరియు ఆ సమయ వ్యవధి ఏమిటో మీరు వ్రాస్తారు ఇక్కడ మీరు వ్యవధి మళ్లీ ఒక శ్రేణిగా చూపబడిందని చూడవచ్చు తద్వారా ఇది చదువుతుంది కాబట్టి మంచు నీటిలో కరగడానికి ద్రవీభవన సమయం 1 నిమిషం నుండి 6 నిమిషాల మధ్య ఉంటుందని ఈ డయాగ్రమ్ చదువుతుంది కాబట్టి అటువంటి వ్యవధి పరిమితులను క్రమం తప్పకుండా ఉంచవచ్చు మరొకటి మీరు సమయ పరిమితిని ఉంచవచ్చు సమయ పరిమితి అనేది ప్రాథమికంగా మీరు ఈవెంట్తో అనుబంధించే స్పష్టమైన సమయం మీరు ఇక్కడ నాకు ఒక వ్యక్తి యొక్క లైఫ్లైన్ ఉందని మరియు మీకు 2 స్థితి లు నిద్ర మరియు మేల్కోవడం ఉన్నాయని నేను చెప్తున్నాను మరియు నిద్ర నుండి మేల్కొలపడానికి ఈ సంఘటనతో నేను అనుబంధిస్తున్నాను నేను ఉదయం 540 నుండి ఉదయం 6 గంటల వరకు అనుబంధిస్తాను అంటే వ్యక్తి ఉదయం 540 మరియు 6 గంటల మధ్య నిద్ర నుండి మేల్కొంటాడు అని అర్థం ఇది ప్రత్యేకంగా ఒక ప్రత్యేకత గురించి మాట్లాడుతోంది ఇది కూడా ఒక విరామ పరిమితి ఎందుకంటే ఇది మీకు విరామం ఇస్తుంది కాని మీరు ఈ సందర్భంలో ఒక నిర్దిష్ట సమయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దీనితో మనం మళ్ళీ కొన్ని ఉదాహరణలను పరిశీలించవచ్చు ఇది మరొక ఉదాహరణ మనం ఇప్పటికే దీని గురించి చాలా చర్చించాము ఇది మనము ఇక్కడ పరిశీలించే మరొక ఉదాహరణ ఇది సహజంగా ఇక్కడ ప్రారంభం అవుతుంది ఇక్కడ ముగుస్తుంది వినియోగదారు యాక్సెస్కు ఏమి చేస్తారు అనే వివరాలతో మీరు ఇక్కడ ఒక పరస్పర చర్యను చూపిస్తున్నారు ఇది సిస్టమ్కు ప్రాప్యత పొందడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఇది కోడ్లోకి ప్రవేశించి ఆపై కంట్రోల్ సిస్టమ్ను యాక్సెస్ చేస్తుంది యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్కు సందేశం పంపబడుతుంది యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ కోడ్ను తనిఖీ చేయడానికి మరియు చివరకు ప్రతిస్పందనను అందించడానికి స్వీయ సందేశాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి నేను మొత్తం విషయం చూస్తే ఇది నేను ఉపయోగిస్తున్న ఒక పరస్పర చర్య మరియు ఇది సీక్వెన్స్ డయాగ్రమ్ ఇంటరాక్షన్ మరియు నేను మళ్ళీ కార్యాచరణ నుండి డెసిషన్ నోడ్ కలిగి ఉన్నాను కాబట్టి కోడ్ సరిగ్గా లేకపోతే మీరు వెంటనే తుది కార్యాచరణకు చేరుకుంటారు దాని తర్వాత ఫైనల్ స్టేట్ నోడ్కు చేరుకుంటారు కానీ అది సరే అయితే నేను రిఫరెన్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంటరాక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనము ఒక యాక్సెస్ కోసం తలుపును ఎలా విడుదల చేయాలో చూపించలేదు అందులో అనేక లాజిక్ లు ఉండవచ్చు అందులో అనేక కార్యకలాపాలు ఉన్నాయి అది ఎక్కడో నిర్వచించబడిందని మరియు మనము ఆ పరస్పర చర్యను ఉపయోగిస్తున్నామని అందువల్ల దీనికి ఇది రిఫరెన్స్ అని అర్థం కాబట్టి సాధారణంగా ఇంటరాక్షన్ డయాగ్రమ్ లు ఇలా గీయబడతాయి ప్రధానంగా స్లైడ్ నుండి బాగా అర్థం చేసుకోవడానికి నేను దీన్ని మీకు వదిలివేస్తాను కాబట్టి SD అనేది సిస్టమ్ అతంటికేషన్ లైఫ్లైన్లు అని మనము చెప్కున్నాము ఈ అతంటికేషన్ సర్వీస్ డేటా స్టోర్ ఎన్క్రిప్షన్ సర్వీస్ మరియు యూజర్ క్రెడెన్టియాల్ వంటివి కలిగి ఉంటాయి అతంటికేషన్ సర్వీస్ మీరు ఇక్కడ చూడవచ్చు డేటా స్టోర్ ఇక్కడ ఉంది ఎన్క్రిప్షన్ సర్వీస్ ఇక్కడ ఉంది మరియు యూజర్ క్రెడెన్టియాల్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది ప్రాథమికంగా ఉన్నత స్థాయిలో వివరిస్తుంది ఇప్పుడు నేను ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఒక పరస్పర చర్య ఉందని మనం చూస్తాము ఇక్కడ మరొక పరస్పర చర్య ఉంది మరియు ఇక్కడ మూడవ పరస్పర చర్య ఉంది ఈ ప్రత్యేకమైన ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ ఒక ఇంటరాక్షన్ ఉపయోగం లేని రిఫరెన్స్ను ఉపయోగించదు కాబట్టి ఇది ఈ 3 పరస్పర చర్యలను చూస్తుంది మరియు తరువాత ఈ గమనికలతో ఆక్టివిటీ డయాగ్రమ్ ప్రకారం నిర్మిస్తుంది కాబట్టి మీరు మొదట ఈ పరస్పర చర్యను ఇక్కడ ప్రారంభించండి ఆపై మీకు ఈ పరస్పర చర్యకు లేదా ఈ పరస్పర చర్యకు డెసిషన్ నోడ్ ఉంది మరియు చివరకు మీరు ఈ నోడ్లో విలీనం చేస్తారు కాబట్టి సత్వరమార్గం కొద్దిగా ఉంది మెర్జ్ నోడ్ స్పష్టంగా చూపబడలేదు రెండూ వాస్తవానికి ముగుస్తాయని చూపబడింది కాబట్టి ఈ పరస్పర చర్యలో మనకు అతంటికేషన్ సర్వీస్ ను చూపించే సీక్వెన్స్ డయాగ్రమ్ ఉంది మరియు పాస్వర్డ్ ను డేటా స్టోర్ నుండి పొందడానికి సందేశాన్ని పంపుతారు డేటా స్టోర్ నుండి పాస్వర్డ్ తిరిగి పొందబడింది మరియు మీరు పాస్వర్డ్ను తిరిగి పొందారో లేదో తనిఖీ చేసి ఆపై మీరు తిరిగి పొందిన పాస్వర్డ్ను గుప్తీకరణకు ఉంచారు తద్వారా మీరు గుప్తీకరించిన పాస్వర్డ్ ను పొందుతారు ఈ గుప్తీకరించిన పాస్వర్డ్ మరియు స్టోర్ చేసిన పాస్వర్డ్ సరిపోలాలి అవి సరిపోలితే మీరు ఈ పరస్పర చర్య చేస్తారు అవి సరిపోలకపోతే మీరు ఈ పరస్పర చర్య చేస్తారు కాబట్టి అవి సరిపోలితే మీరు ఇతర వినియోగదారు వివరాలు ధ్రువీకరణలు పొందుతారు మరియు మీకు విజయం లభిస్తుంది అవి సరిపోలకపోతే మీకు వైఫల్యం ఉంది మరియు వాటిలో ప్రతి ఒక్కటి చివరకు కార్యాచరణ తుది నోడ్తో ముగుస్తుంది కాబట్టి ఇది ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ ను చూపించే మరొక మార్గాన్ని చూపుతుంది కాబట్టి ఈ డయాగ్రమ్ ల ప్రయోజనం ఏమిటంటే మీరు సీక్వెన్స్ డయాగ్రమ్ చేస్తే ఇవి 3 వేర్వేరు సీక్వెన్స్ డయాగ్రమ్ లు మీరు గుండ్రని పెట్టెలు వంటి కార్యకలాపాలను చేస్తే మీ ప్రారంభ వ్యాఖ్య ఇక్కడ ఉందని గీస్తారు ఇక్కడే మీకు ఒక నిర్ణయం ఉంది ఇది ఇక్కడకు వెళ్లి ఇక్కడకు వెళుతుంది ఆపై మీకు ఇది ఉంది మరియు మీకు ఇది ఫైనల్ మీరు ఈ కార్యాచరణను గీస్తే అప్పుడు మీకు చాలా నైరూప్య వీక్షణ ఉంటుంది ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి కార్యాచరణలో ఒకదానిపై మనకు ఈ రకమైన వ్యవస్థ యొక్క చాలా ఉన్నత స్థాయి నైరూప్య వీక్షణ ఉండవచ్చు సీక్వెన్స్ డయాగ్రమ్ ల పరంగా మీకు 3 అస్తవ్యస్తమైన సీక్వెన్స్ డయాగ్రమ్ లు ఉన్నాయి అవి ఎలా పరస్పర చర్య చేస్తాయో మీకు తెలియదు మరియు అది ఒక ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ వివరాలు మరియు కార్యకలాపాల మిశ్రమాన్ని మీకు చూపిస్తుంది మీరు డయాగ్రమ్ లోనే లోతుగా ఒక పరస్పర చర్యను చూపించాలనుకుంటున్నారా లేదా మీరు ఆ పరస్పర చర్యను ఉపయోగించాలనుకుంటున్నారా లేదా వివరాలను చూపించాలనుకుంటున్నారా అనే దానిపై మీకు ఎంపిక ఉంటుంది ఎక్కడైనా డయాగ్రమ్ లను అర్థం చేసుకోవడానికి మరియు సూచించడానికి మీకు మంచి స్కోప్ ఇస్తుంది కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ ల గురించి మనము చర్చించాము ఇది ప్రాథమికంగా ఆక్టివిటీ డయాగ్రమ్ మరియు ఇంటరాక్షన్ డయాగ్రమ్ ల కలయిక అని మనము చూశాము ప్రధానంగా సీక్వెన్స్ డయాగ్రమ్ అంతేకాకుండా UML మోడళ్లను నిర్మించడానికి ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ ఎలా సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది అని మనము కొన్ని ఉదాహరణల ద్వారా చూశాము